ఈ ఉపన్యాసానికి స్వాగతం మేము హార్న్ యాంటెన్నా రూపకల్పనను కొనసాగిస్తున్నాము అసలు సమస్యలోకి వెళ్ళే ముందు ఈ హార్న్ నుండి చూద్దాము మేము ఆ ఉదాహరణను ప్రారంభించాను కనుక ఇచ్చిన హార్న్ యొక్క గెయిన్ ఏమిటో కనుగొందాం సాధారణంగా మేము 10 లాంబ్డా ప్లేర్ ను ఉపయోగిస్తాము అని నేను చెప్పాను ఇక్కడ ఇది 5 5 మరియు ఇది మీరు చూసే అత్యధికం 5 5 లాంబ్డా నాట్ ఇది 2 75 లాంబ్డా నాట్ కాబట్టి కొంత గెయిన్ ఉంటుంది ఆ గెయిన్ తెలుసుకుందాం మన ఫార్ములా D వాస్తవానికి D మరియు G హార్న్ కు ఒకే విధంగా ఉంటాయి D అనేది 6 4 a bబై లాంబ్డా నాట్ స్క్వేర్ మీరు ఈ విలువలను ఉంచినట్లయితే మీకు 96 8 డైరెక్టివిటీ లభిస్తుంది దీని ద్వారా దాదాపు 19 86 డిబి లభిస్తుంది ఇప్పుడు వాస్తవానికి ఇది ఒక ఫార్ములా మరొక ఫార్ములా కూడా ఉంది కాబట్టి ఆ ఫార్ములా కొంతవరకు అనుభావికమైనది మరియు ఈ ఫార్ములా మీకు మంచి విషయాన్ని ఇస్తుంది కానీ ఎవరైనా దానిని ఉపయోగించాలనుకుంటే మరొక ఫార్ములా అందుబాటులో ఉంది ఇది అలాంటిదే ఇస్తుంది కాబట్టి ఇక్కడ మీరు ఈ ఫార్ములా చాలా సింపుల్ అని చూస్తారు కాని ఈ Le మరియు Lh అవి హార్న్ ల యొక్క E మరియు H ప్లేన్లలో ఫేజ్ ఎర్రర్స్ కారణంగా ప్రత్యేకంగా dB లోని లాస్ లను సూచిస్తాయి ఎందుకంటే a'b' విలువ ఏమిటో మీకు తెలియదు ఇది ఇవ్వబడింది మరియు ఈ రెండు ప్లేన్ల కోసం వారు ఏమి చేస్తారు వాటికి కొన్ని కొత్త వేరియబుల్స్ కూడా ఉన్నాయి ఇది b స్క్వేర్ బై 8 లాంబ్డా ρ1 మరియు మరొక వేరియబుల్ t ఇది టైం t కాదు ఇది స్థిరమైనది a' స్క్వేర్ బై 8 లాంబ్డా ρ2 మిగిలినవి ρ1 మరియు ρ2 అంటే ప్రాథమికంగా నేను ఏమి చెప్పగలను అంటే ఇది H ప్లేన్ మరియు ఇది E ప్లేన్ ఇది H ప్లేన్ హార్న్ విషయం మరియు కొన్ని గ్రాఫ్లు అందుబాటులో ఉన్నాయి అక్కడ ఈ వేరియబుల్స్ s లేదా t వర్సెస్ డిబిలో ఫేజ్ ఎర్రర్స్ వల్ల అవి లాస్ ని ఇస్తాయి ఇప్పుడు రెండూ సాధారణంగా 0 2 0 4 0 6 0 8 1 0 మరియు గ్రాఫ్లు ఇలా ఉంటాయి ఇది L అయితే Le అనేది s యొక్క ఫంక్షన్గా ఉంటుంది Lh అనేది t యొక్క ఫంక్షన్గా ఉంటుంది ఈ గ్రాఫ్ల నుండి a' మరియు b' తెలిస్తే ఈ విషయాలు s మరియు t లను లెక్కించవచ్చు గ్రాఫ్ల నుండి మీరు లాస్ లను తెలుసుకోవచ్చు మేము అదే సమస్య కోసం అలా చేస్తే మన విలువ దగ్గరగా ఉందో లేదో తనిఖీ చేయవచ్చు కాబట్టి మీరు ఇచ్చిన విషయాల కోసం అలా చేస్తే s అనేది 0 1575 మరియు గ్రాఫ్ల నుండి t విలువ 0 63 గా వస్తుంది మీరు Le అనేది 0 2 dB మరియు Lh అనేది 2 75 dB అని చూస్తారు కాబట్టి మీరు 18 93dB పొందుతారు ఇది మనకు ఇచ్చిన మొదటి ఫార్ములా కు బదులుగా 19 86dB అని మీరు చూస్తారు కాబట్టి అది అలా కాదు మార్క్ పైన కాబట్టి మేము ఏమి చేస్తాము అది మరొక ఫార్ములా దీనిని నేను వివరించడం లేదు కాబట్టి డిజైనర్ లాంటి వివిధ ఫార్ములాలను చెప్తాను నేను మూడవ ఫార్ములా వ్రాస్తున్నాను అది π లాంబ్డా స్క్వేర్ బై 32 ab ab ఫీడ్ గైడ్ అని మీరు గుర్తుంచుకోండి DE అనేది E ప్లేన్ హార్న్ యొక్క డైరెక్టివిటీ DH అనేది H ప్లేన్ హార్న్ యొక్క డైరెక్టివిటీ కాబట్టి దీని ద్వారా ప్రజలు కూడా కనుగొంటారు కాని మా ఫార్ములా ప్రభావవంతంగా ఉంటుంది కాబట్టి ఆ ఫార్ములాతో ఇప్పుడు మీరు సమస్యను ఎలా కనుగొంటారు అనేది నేను E వైపు ఎక్కువ ప్లేర్ చేయాలా లేదా H వైపు ఎక్కువ ప్లేర్ చేయాలా దాని అర్ధం ఏమిటి అంటే నా a' b' ఏమిటి సమస్య ఏమిటంటే ఇక్కడ ఒక గెయిన్ పేర్కొనబడిందని అనుకుందాం నేను పిరమిడ్ హార్న్ నుండి పేర్కొనబడిన గెయిన్ ని పొందాలనుకుంటున్నాను ఫీడ్ వేవ్గైడ్ డైమెన్షన్స్ తెలుసు ఇప్పుడు నేను ప్లేర్ ను ఎలా చేస్తాను అది ఇప్పుడు పరిష్కరించబోతున్నాము అది అసలు డిజైన్ సమస్య మరియు ఇక్కడ మనం ఒక ఫార్ములాని ఫిక్స్ చేయాలి మనం ఉపయోగించే అదే ఫార్ములాని తీసుకుంటాము అది చాలాప్రామాణిక ఫార్ములా సరళంగా ఉంటుంది ఇప్పుడు నేను ఈ ఫార్ములాని సవరించగలను నేను ఇలా వ్రాయగలను ఆపై మనము H ప్లేన్ హార్న్ ను చూద్దాం π a బై లాంబ్డా నాట్ tan ψh 4 ≤ 3 π 4 అది గరిష్టంగా ఉంటుంది సహజంగానే సాధారణంగా ప్రజలు ఈ గరిష్ట విషయం కోసం ఆసక్తి చూపుతారు కాబట్టి tan ψh 2 దాదాపు 2 tan ψh 4 మరియు 3 లాంబ్డానాట్2a' కు సమానం మీరు దానిని పొందగల జ్యామితిని చూస్తారు ఇది a2 ρ2 మరియు మనం a2 ρh కి సమానమని అంచనా వేస్తున్నాము ఎలా మేము అలా చేస్తున్నాము ఎందుకంటే మీరు ρ2 మరియు ρh చూస్తే అవి ఆ H ప్లేన్ లో ఉన్నాయి కాబట్టి నేను ఏమి చెప్తున్నాను అంటే పొడవైన హార్న్ ల కోసం ρ2 మరియు ρh నేను సుమారుగా ఒకటే అని చెబుతున్నాను పొడవైన హార్న్ ల కోసం మీరు ఈ భాగాన్ని పొందవచ్చు అదేవిధంగా ఇ ప్లేన్ హార్న్ ల కోసం ఇప్పుడు ఇది మధ్య క్లిష్టతరమైనది కాబట్టి టాన్ h కాబట్టి ఇక్కడ నుండి నేను టాన్ అలా అని చెప్పగలను a సుమారుగా స్క్వేర్ రూట్ ఆఫ్ 3 లాంబ్డా నాట్ ρh ఇక్కడ నుండి మీరు చూస్తారు E ప్లేన్ హార్న్ ను చూద్దాము π b బై లాంబ్డా నాట్ tan psi e బై 4 ≤ π బై 2 అవుతుంది అంటే ఆ tan π బై 2 అనేది లాంబ్డా నాట్ బై b మరియు అది b బై 2 బై ρe కి సమానం అవుతుంది కాబట్టి b' దాదాపు స్క్వేర్ రూట్ ఆఫ్ 3 లాంబ్డా నాట్ 2ρe కి సమానంగా ఉంటుందని మేము చెప్పగలం aమరియు b లు ρe మరియు ρh కు సంబంధించినవి ఇప్పుడు ఈ ఫార్ములా నుండి ఇది 2 π బై లాంబ్డా నాట్ స్క్వేర్ ఇంటూ స్క్వేర్ రూట్ 3 లాంబ్డా నాట్ ρ2 ఇంటూ స్క్వేర్ రూట్ 2లాంబ్డా నాట్ ρ1 కి సమానం అని వ్రాయగలను నేను G ని వ్రాస్తున్నాను అది 2 π బై లాంబ్డా నాట్ స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ 3 లాంబ్డా నాట్ ρhస్క్వేర్ రూట్ ఆఫ్ 2 లాంబ్డా నాట్ ρe అవుతుంది ఇది గెయిన్ పూర్తిగా ρe మరియు ρh కు సంబంధించినది ఇప్పుడు నేను ఇది లేదా మరొక షరతుపై అమలు చేస్తున్నాను నేను ρ ని ρe మరియు ρh అని ఎంచుకుంటే హార్న్ భౌతికంగా గ్రహించదగినదిగా ఉండాలి అంటే నేను ఇప్పుడు ఇక్కడ ఉంచాలి ఇది నేను తరువాత ఉపయోగిస్తాను ఇప్పుడు Pe అనేది Ph కి సమానంగా ఉండాలని నేను చెబుతాను అంటే నేను ఆ సమయాన్ని వదిలిపెట్టిన చోట b b రూట్ ఓవర్ ρe బై b స్క్వేర్ 14 అనేది a aరూట్ ఓవర్ ρh బై a స్క్వేర్ 14 కి సమానం గా ఉండాలి ఈ షరతును నేను G ఫార్ములా లో పెడుతున్నాను మరియు ρe ρh విలువలను ప్రవేశపెడితే నేను ఈ విధమైన సమీకరణాన్ని పొందుతాను ఎందుకంటే ఇక్కడ మీ ρe ని మీరు G పరంగా వ్యక్తీకరించినట్లు తెలుసుకుంటారు మరియు ρh ని కూడా G పరంగా మీరు వ్యక్తీకరిస్తారు ఇక్కడ ρe స్థానంలో ρh స్థానంలో ఉంచారు కాబట్టి ఇది మీకు ఒక ఫార్ములాని ఇస్తుంది ఇక్కడ మీరు దీన్ని ఉంచడం ద్వారా మీకు ఇలాంటివి లభిస్తాయి సంక్లిష్టమైన ఫార్ములా నేను ఒక కొత్త వేరియబుల్స్ 𝝌 నీ పరిచయం చేస్తాను అదిరూట్ ఓవర్ 2𝝌 b లాంబ్డా 2 2 𝝌 1 G 2π రూట్ ఓవర్ 3 2π 1 రూట్ ఓవర్ లాంబ్డా a లాంబ్డా హోల్ స్క్వేర్ G 2 6π 3 1 𝝌 1 నేను దీనిని సూచించాను కాని చివరికి కొంచెం సర్దుబాటు చేస్తాను ఎందుకంటే ఇది అవసరం నేను నిజంగానే చేసాను కాబట్టి ఈ ఉపన్యాసానికి ముందే నేను చేసాను కాబట్టి మీరు అక్కడ ఉన్నంత వరకు మీరు తదుపరిదానికి వెళ్ళలేరు కాబట్టి తుది ఫార్ములా ఇక్కడ నుండి కొంచెం ఎక్కువ సర్దుబాటు చేసిన తరువాత అది రూట్ ఓవర్2𝝌 b లాంబ్డా 2 2 𝝌 1 G 2 రూట్ 2π 1𝝌 a లాంబ్డా 2 G2 18π2 1𝝌 1 అదే ఫార్ములా మరికొన్ని స్థిరంకాలు ఉంటాయి ఇప్పుడు 𝝌 అంటే ఏమిటి 𝝌 ముఖ్యంగా ρeలాంబ్డా అవుతుంది ρhలాంబ్డా అనేది G2 24π2 1 𝝌 అవుతుంది కాబట్టి మీరు ρe అనేది 𝝌 కి అనులోమానుపాతంలో మరియు ρh అనేది 𝝌 కి విలోమానుపాతంలో ఉందని మీరు చూడవచ్చు కాని గొప్పదనం ఏమిటంటే ఇది వాస్తవానికి నా డిజైన్ ఫార్ములా ఎందుకంటే ఇక్కడ నాకు 2 వేరియబుల్స్ G మరియు 𝝌 ఇతర విషయాలు మాత్రమే ఉన్నాయని మీరు చూస్తారు అవి a b ఫీడ్ వేవ్గైడ్ విషయం అని నాకు తెలుసు కాబట్టి స్పెసిఫికేషన్ నాకు G ఇస్తుంది నేను 𝝌 ని కనుగొంటాను అలాగే 𝝌 నుండి ρh మరియు ρe మరియు ρh ని కనుగొంటాను అక్కడ నుండి నేను తిరిగి a మరియు b కి వెళ్తాను ఇది ఇప్పటికే భౌతిక నిర్మాణం అని నాకు హామీ ఇస్తుంది నా కన్ఫ్యూషన్ ఏమిటంటే aఎక్కువ లేదా b ఎక్కువ ఎలా ఎంచుకోవాలి అసలు అవి ఇక్కడ కౌంటర్ బ్యాలెన్స్ అయినట్లు మీరు చూస్తారు ఇచ్చిన 𝝌 కి ρe అనులోమానుపాతంలో ఉంటుంది మరియు ρh విలోమానుపాతంలో ఉంటుంది కాబట్టి మొదట్లో చేయడం కష్టం కానీ మీరు దీన్ని చెయ్యవచ్చు ఇప్పుడు విషయం ఏమిటంటే ఈ సమీకరణానికి పరిష్కారం లేదు కాబట్టి పునరుక్తిగా మనం దాన్ని పరిష్కరించుకోవాలి మీరు దీన్ని రెండు వైపులా చేయవలసి ఉంటుంది మీరు కనుగొన్న నిర్దిష్ట గెయిన్ నుండి 𝝌 ని ఇక్కడ ఉంచినట్లు అనుకుందాం అప్పుడు మీరు 𝝌 ని కనుగొంటారు మీరు ఇక్కడ ఉంచిన 𝝌 తో ప్రారంభించండి ఏ వైపు తక్కువగా ఉందో మీరు కనుగొంటె దాని ప్రకారం మీరు 𝝌 ని పెంచండి లేదా తగ్గించండి కాబట్టి చివరి వరకు దీన్ని కొనసాగించండి మీరు ఎక్కువ లేదా తక్కువ సమానం అయినప్పుడు ఇది మీ తుది సమాధానం అవుతుంది కాబట్టి నేను దశలను వ్రాస్తాను ఈ సమీకరణం హార్న్ డిజైన్ సమీకరణం చాలా ముఖ్యమైన సమీకరణం అని చెబుతాను మరియు ఇప్పుడు నేను హార్న్ డిజైన్ స్టెప్స్ వ్రాస్తాను స్టెప్ 1 నిర్దిష్ట గెయిన్ సమీకరణం నుండి 𝝌 ని కనుగొనండి అని నేను చెప్తాను కాని మీరు చేయలేరు ఎందుకంటే ఈ సమీకరణం పరిష్కరించబడదు మీరు స్టార్టింగ్ 𝝌 G 2π రూట్ 2π తీసుకొని ఈ సమీకరణంలో ఉంచండి LHS RHS తనిఖీ చేయండి స్టెప్ 2 డిజైన్ సమీకరణం యొక్క LHS మరియు డిజైన్ సమీకరణం యొక్క R S ను నేను కనుగొంటాను LHS RHS కన్నా తక్కువగా ఉంటే LHS తక్కువగా ఉందని మీరు చూడవచ్చు కాబట్టి 𝝌 ఇక్కడ న్యూమరేటర్లో ఉన్నట్లు మీరు చూస్తారు ఇక్కడ 𝝌 డినామినేటర్ లో వస్తోంది కాబట్టి స్పష్టమైన ఎంపిక ఏమిటంటే LHS RHS కంటే తక్కువగా ఉంటే 𝝌 పెరుగుతుంది మరియు ఎక్కువ ఉంటే 𝝌 తగ్గించండి పునరుక్తిగా 𝝌 ఫైనల్ విలువ వస్తుంది అలా చేసిన క్షణం మీరు తదుపరి స్టెప్ ను కనుగొంటారు మీరు ఇక్కడ ρe ρh ను కనుగొంటారు ఎందుకంటే అవి మీకు ఈ సమీకరణాల నుండి నిర్వచించే విషయాల నుండి నేరుగా ρe మరియు ρh ను పొందుతారు మరియు మీకు ρe తెలిసిన తర్వాత మీరు b నీ తెలుసుకోవచ్చు మీరు ρh తెలుసుకున్న తర్వాత మీరు a' ని కనుగొనవచ్చు దాని కోసం చేద్దాం లేదా మనం దీన్ని ఎలా చేయాలో అర్ధం చేసుకోవడానికి ఒక సమస్యను తీసుకుందాం చివరకు మీరు కూడా ఒక పని చేయవచ్చు దీని తరువాత నేను మరొక స్టెప్ ను జోడించాలి ఆ స్టెప్ 4 భౌతిక వాస్తవికత కోసం తనిఖీ చేస్తుంది ఎందుకంటే మీరు సాధించగలరా అని మీరు తనిఖీ చేయాలి అయినప్పటికీ మేము దానిని అంతర్నిర్మిత హామీలో తీసుకున్నాము కానీ మీరు తనిఖీ చేయాలి ఎందుకంటే మీరు చివరిదాన్ని కనుగొన్నప్పుడు కొంచెం లోపం ఉండవచ్చు కాబట్టి మీ మెకానికల్ టాలరెన్స్ దానిని నిర్వహించలేని విధంగా ఉండకూడదు కాబట్టి దాని కోసం ఈ తుది చెక్ కూడా ఉండాలి కాబట్టి సమస్య ఆప్టిమం గెయిన్ X బ్యాండ్ డిజైన్ చేయాలి X బ్యాండ్ అంటే 8 2 నుండి 12 4 GHz హార్న్ కాబట్టి ఇది గెయిన్ 11 GHz వద్ద 22 6 dB హార్న్ ను WR 90 వేవ్గైడ్ ద్వారా ఫెడ్ చేస్తారు మరియు ఈ WR90 వేవ్గైడ్లో వేవ్గైడ్ యొక్క అంతర్గత పరిమాణం 0 9 అంగుళాలు మరియు b న్యారో డైమెన్షన్స్ 0 4 అంగుళాలు కాబట్టి ఇక్కడ నుండి మనం సంపూర్ణమైనదాన్ని పొందవచ్చు కాని గెయిన్ ఇవ్వబడుతుంది మేము డిజైన్ను ప్రారంభిస్తున్నాము 6 dB అంటే నేను సంపూర్ణ విషయానికి వస్తే అది 181 97 లేదా 182 అవుతుంది మరియు నా లాంబ్డా నాట్ అంటే అది 2 7273 సెంటీమీటర్లు మరియు ఇది a లాంబ్డా అనేది 0 8382 మరియు b లాంబ్డా అనేది 0 3725 అవుతుంది ఇప్పుడు మొదటి దశ పునరావృతాలను ప్రారంభించాలి కాబట్టి 𝝌start 181 972π రూట్ 2π అవుతుంది అది నాకు 11 5539 ఇస్తుంది అప్పుడు మీరు పునరావృతం చేస్తూనే ఉంటారు ప్రారంభంలో LHS RHS కన్నా ఎక్కువ అని మీరు చూస్తారు కాబట్టి చివరకు వీటిని మేము తగ్గించాలి నేను 𝝌final 11 కాబట్టి 11 55 దగ్గర ప్రారంభమై 11 11 కు వచ్చింది అది నాకు ρe ఇస్తుంది ρe అనేది 𝝌 x 8 లాంబ్డా అవుతుంది కాబట్టి ఇది 11 1157 అవుతుంది అది ρe 11 1157లాంబ్డా 30 316 సెంటీమీటర్ లేదా 11 935 అంగుళాలు అవుతుంది 0094 లాంబ్డా అది 32 753 సెంటీమీటర్ 12 895 అంగుళాలు అవుతుంది మీరు a నీ లెక్కించినట్లయితే a' అంటే స్క్వేర్ రూట్ 3 లాంబ్డా నాట్ ρ2 ఇప్పటికే నేను పొడవాటి హార్న్ ల కోసం చూపించాను స్క్వేర్ రూట్ 3 లాంబ్డా నాట్ ρh ρh నేను ఇక్కడ కనుగొన్నాను ఇది 16 37 సెంటీమీటర్ లేదా 6 445 అంగుళాలు అవుతుంది మరియు b స్క్వేర్ రూట్ 2 లాంబ్డా నాట్ ρ1 స్క్వేర్ రూట్ 2 లాంబ్డా నాట్ ρe 4 715 లాంబ్డా నాట్ అంటే 12 859 సెంటీమీటర్ లేదా 5 063 అంగుళాలు అవుతుంది మరియు నేను తనిఖీ చేస్తే Pe అనేది 10 005 లాంబ్డా లేదా 27 286 సెంటీమీటర్ 10 743 అంగుళాలు అది Ph కి సమానం అవుతుంది కాబట్టి అది ఓపెన్ ఎండెడ్ వేవ్గైడ్ మౌండ్ నుండి 10 అంగుళాల ఫ్లేర్ ఉంటుంది X బ్యాండ్కు 10 అంగుళాలు అంటే చాలా పొడవుగా ఉంటాయి కాబట్టి ఇది పిరమిడ్ హార్న్ రూపకల్పనను పూర్తి చేస్తుంది ఇప్పుడు హార్న్ ఎపర్చరు కు పెద్ద పరిమాణం ఉంటుంది రెండూ న్యారో పరిమాణాలు మరియు అవి ప్లేర్ అవుతాయి క్రాస్ పోలరైజేషన్ యొక్క గణనీయమైన మొత్తం ఉత్పత్తి అవుతుంది మీకు తెలుసు ఆధిపత్య వేవ్గైడ్లో మనం న్యారోనెస్ కారణంగా క్రాస్ పోల్ లోబ్ను ఉంచుతాము ప్లేర్ వచ్చే క్షణం అక్కడ క్రాస్ పోల్ భాగాలు ఉత్పత్తి కావడం ప్రారంభిస్తాయి కాబట్టి ఏదైనా పిరమిడల్ హార్న్ లో గణనీయమైన క్రాస్ పోల్స్ ఉంటాయి కాబట్టి ఇది కొన్ని సందర్భాల్లో కొంత సమస్యను సృష్టిస్తుంది మరియు ఇది పెద్ద ఎపర్చరు కాబట్టి అక్కడ ప్రతిబింబం మరియు ఢిఫ్లెక్షన్ మొదలైనవి కూడా ఉన్నాయి అందువల్ల హార్న్ చాలా ఎక్కువ సామర్థ్యాన్ని కలిగి ఉండవు అయినప్పటికీ ఆ లాస్ ఎక్కువ ఉంది అని నేను చెప్పను కానీ ఈ క్రాస్ పోల్ కారణంగా లాసెస్ ఉన్నాయి అవి పోలరైజేషన్ లాసెస్ కాబట్టి హార్న్ ల సామర్థ్యం సాధారణంగా 50 నుండి 60 శాతం ఉంటుంది రేడియోమీటర్ అప్లికేషన్స్ లలో సామర్థ్యాన్ని 75 నుండి 80 శాతానికి మెరుగుపరచడానికి ప్రజలు 75 80 శాతం సామర్థ్యం ఉన్న మంచి హార్న్ లను ఉపయోగిస్తారు వాటిని కరుగేటేడ్ హార్న్ లు అంటారు అసలు ఏమి జరుగుతుంది క్రాస్ పోల్స్ ఉత్పత్తి అవుతాయి కాబట్టి ఆ క్రాస్ పోల్స్ ను అణచివేయగలిగితే అప్పుడు స్వచ్ఛత పోలరైజేషన్ స్వచ్ఛత మెరుగుపడుతుంది ఈ హార్న్ లో ఏమి జరుగుతుంది హార్న్ ల లోపల వాస్తవానికి ఇది సైడ్ వ్యూ కారుగేశన్ అని అర్థం కారుగేటేడ్ షీట్ మొదలైనవి మీకు తెలుసు కొన్ని ప్రోట్రూషన్ కొన్ని లోహ ప్రోట్రూషన్ వాస్తవానికి ఇవి లోహ ప్రోట్రూషన్స్ ఇవి లోహ నిర్మాణాలు కాబట్టి ఈ నిర్మాణాలు వాస్తవానికి ఆ క్రాస్ పోలరైజేషన్ విషయాలను గ్రహిస్తాయి కాబట్టి ఈ ప్రోట్రూషన్స్ ఇవి డైమెన్షన్ మొదలైనవి వాటిని మార్చడం ద్వారా కారుగేటేడ్ హార్న్ లు అని పిలువబడే వాటిని మీరు కత్తిరించవచ్చు మరియు ఫేజ్ సెంటర్ అనే భావన ఉందని కూడా నేను చెప్పాలనుకుంటున్నాను వాస్తవానికి యాంటెన్నా ద్వారా ప్రసరించే ప్రతి ఫార్ ఫీల్డ్ ని E far field అని సాధారణ రూపంలో వ్రాయవచ్చు ఇప్పుడు ఇది ఏమిటి ఇది ఒక వ్యాప్తి ఫంక్షన్ అనీ మీరు చూస్తారు అంటే ఫార్ ఫీల్డ్ తీటా π తో వైవిధ్యాన్ని కలిగి ఉంటుంది ఇది ఆమ్ప్లిట్యూడ్ ఫంక్షన్ మరియు ఇది ఫేజ్ ఫంక్షన్ ఇప్పుడు చాకింగ్ లేదా నావిగేషన్ ల్యాండింగ్ సిస్టమ్ మొదలైన వాటిలో యాంటెన్నాకు ఒక రిఫరెన్స్ పాయింట్ కేటాయించాల్సిన అవసరం ఉంది అది వాస్తవానికి యాంటెన్నా నుండి రేడియేషన్ వస్తున్న పాయింట్ ఇప్పుడు వాస్తవానికి ఈ రకమైన ఎపర్చరు యాంటెన్నాల్లో అలాంటి పాయింట్ లేదు ఎందుకంటే పాయింట్ స్పెరికల్ వేవ్స్ కు మాత్రమే సాధ్యమవుతుంది ఈ ఎపర్చరు యాంటెనాలు సాధారణంగా స్పెరికల్ వేవ్స్ ను ఉత్పత్తి చేయవు అవి సీలిండ్రికల్ వేవ్స్ లో మూలాలను ఉత్పత్తి చేస్తాయి కాని రిఫరెన్స్ కోసం హైపోథెటికల్ పాయింట్ ఊహించబడింది కాబట్టి ఆ పాయింట్ ఏమిటి ఆ రిఫరెన్స్ పాయింట్కు ఒక లక్షణం ఉండాలి ఇచ్చిన ఫ్రీక్వెన్సీ కోసం ఈ Ψ తీటాπ అంటే ఈ ఫేజ్ ఫంక్షన్ ఇది తీటా మరియు π నుండి స్వతంత్రంగా ఉండాలి అంటే నేను ఆ సమయంలో ఏ తీటాπ చూసినా ఈ Ψ తీటా π కాబట్టి అంటే Ψ తీటాπ ఆ పాయింట్ నుండి స్థిరంగా కనబడాలి ఇచ్చిన ఫ్రీక్వెన్సీ కోసం ఇది తీటా π నుండి స్వతంత్రంగా ఉంటుంది ఈ పాయింట్ను అలా పిలుస్తారు ఇది చెల్లుబాటు అయ్యే పాయింట్ను యాంటెన్నా యొక్క ఫేజ్ సెంటర్ అంటారు కాబట్టి ఫేజ్ సెంటర్న్ని సూచించినప్పుడు యాంటెన్నా ద్వారా వెలువడే ఫీల్డ్ లు ఈక్విఫేస్ ఉపరితలాలతో స్పెరికల్ వేవ్స్ గా పరిగణించబడతాయి అర్రే రిఫ్లెక్టర్ మరియు మిగిలినవి వంటి ప్రాక్టికల్ యాంటెన్నాల కోసం అన్ని తీటా మరియు π లకు చెల్లుబాటు అయ్యే ఫీల్డ్ సింగిల్ సింగిల్ ఫేజ్ సెంటర్ ఉనికిలో లేదు ఏదేమైనా చాలా వ్యవస్థలలో ఒక విషయాన్ని కనుగొనవచ్చు దీని కోసం చాలా తీటా మరియు π ముఖ్యంగా ప్రధాన లోబ్ తీటా మరియు π పరిధికి స్థిరంగా ఉంటుంది రిఫ్లెక్టర్ ఫీడ్ కోసం యాంటెన్నాల అంతరిక్ష కేంద్రాన్ని ఫోకస్ లో ఉంచుతారుఅది మేము తరువాత చూస్తాము లేకపోతే మీరు ఫోకస్ ని ఎలా నిర్ణయిస్తారు మీరు ఫేజ్ సెంటర్ ని తెలుసుకోవాలి అంటే యాంటెన్నాల రేడియేషన్ వస్తోందని మీరు అనుకునే స్థానం సాధారణంగా హార్న్ యొక్క ఫేజ్ సెంటర్ దాని మౌత్వద్ద ఉండదు మౌత్ అంటే ఎక్కడ నుండి మొదలవుతుందో ఇది మౌత్ ఇది ఎపర్చరు వద్ద మౌత్ వద్ద కాదు వాస్తవానికి ఇది ఊహాత్మక అపెక్స్ మరియు ఎపర్చరు మధ్య ఉంటుంది కాబట్టి ఇది ఎపర్చరు ఇది ఊహాత్మక అపెక్స్ ఫేజ్ సెంటర్ ఇక్కడ ఎక్కడో ఉంది హార్న్ యొక్క ఫేజ్ సెంటర్ యొక్క ఖచ్చితమైన స్థానం దానిపై ఆధారపడి ఉంటుంది ప్లేర్ యాంగిల్ పెద్ద ప్లేర్ యాంగిల్ కోసం ఫేజ్ సెంటర్ అపెక్స్ కి దగ్గరగా ఉంటుంది ఎందుకంటే ప్లేర్ తగ్గుతుంది ఫేజ్ ఎపర్చరు వైపు కదులుతుంది కాబట్టి ఓపెన్ ఎండ్ వేవ్గైడ్ యొక్క ఫేజ్ సెంటర్ ఎక్కడ ఉంది అది ఏమీ కాదు కాని ప్లేర్ అది 0 డైపోల్స్ మొదలైన వాటిని ఎలా డిజైన్ చేయాలి ముఖ్యంగా ఫోల్డెడ్ డైపోల్స్ మొదలైనవి కాబట్టి మీకు ఈ ఎపర్చరు యాంటెన్నా నుండి మంచి జ్ఞానం ఉంది ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇది డిష్ యాంటెన్నాలో ఉపయోగించబడుతుంది ఇప్పుడు ఒక రోజు అన్ని టీవీ రిసెప్షన్లలో కూడా ఉపయోగిస్తున్నారు కానీ శాటిలైట్ కమ్యూనికేషన్స్ మొదలైన వాటిలో నిరంతరం ఉపయోగిస్తారు ఇక్కడ 60 70 శాతం సామర్థ్యం కాదు90 శాతం సామర్థ్యం ఉంటుంది కాబట్టి ఆ విషయాలు ఏమిటో మనం తరువాతి తరగతిలో చూస్తాము మేము వివరంగా చూడలేము ఎందుకంటే ఆ వివరణాత్మక విషయం చాలా ప్రమేయం కలిగి ఉంది కాని ఆ యాంటెన్నాల యొక్క ముఖ్య లక్షణాలు ఏమిటో మనం చూస్తాము వివిధ సామర్థ్య భావన ఎలా ఉన్నాయి అది చేయడం ఎలా ఆపై మనం ఇచ్చిన జ్యామితిని ఆ వ్యవస్థ యొక్క గెయిన్ ఏమిటో చూస్తాము ఈ రకమైన తెలిసిన యాంటెనాలు మీకు లేవు కానీ మీరు యాంటెన్నా రూపకల్పన చేసారు లేదా మీకు యాంటెన్నా ఇవ్వబడింది దానిని ఎలా విశ్లేషించాలి సమయం అనుమతిస్తే మేము కూడా ఆ సమస్యను తీసుకుంటాము ధన్యవాదాలు